కాబట్టి ఇప్పుడు వోల్టేజ్ Eg మాగ్నేట్ ద్వారా ఇవ్వబడుతుంది Eg∟δ |V2| ∟0 j Xeq మీరు సర్క్యూట్ లాగా చేస్తే నా దగ్గర సర్క్యూట్ రేఖాచిత్రం ఉంది కాబట్టి ఇది మీ ఒక బస్ బార్ ఇది మీ అనంతమైన బస్సు సమానమైన పరిమాణం మరియు ఇది మీ కోణం Eg∟δ మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ I ఇది j Xeq మరియు ఇది V2∟0 కాబట్టి మీరు ఇలా చేస్తే అది సమానమైన సర్క్యూట్ ఎందుకంటే Xeq ఏదైనా Xeq మనకు ఇక్కడ 0 5 వచ్చింది కాబట్టి ఈ విధంగా కరెంట్ I కూడా లెక్కించారు ఓకే ఈ విధంగా మీరు దీన్ని చేస్తే మీ పరిమాణం Eg∟δ ను మనము |V2| ∟00 j Xeq I అని రాయవచ్చు కానీ మీకు ఈ పరిమాణం తెలుసు|V2| | 1 గా ఇవ్వబడింది మరియు Xeq మనకు 0 5 వచ్చింది మరియు మీరు ఈ I విలువను కూడా పొందారు మీరు ఈ విలువను ఉంచినట్లయితే మీకు మాగ్నిట్యూడ్ Eg∟δ 1 463∟200 గా పొందుతారు కాబట్టి వోల్టేజ్ మాగ్నిట్యూడ్ 1 Eg మరియు δ 200 అవుతుంది మరియు తదుపరి అది PeEgV2xeq sin అందువల్ల PeEg is 1 463 V21xeqis 0 5 sin అప్పుడు Pe2 ఇప్పుడు సమీకరణం 20 నుంచి ఇది సమీకరణం Hπf d2dt2 Pi Pe ఇది సమీకరణం 20 నుంచి ఇప్పుడు అది ఎలక్ట్రికల్ డిగ్రీలలో పని చేయాలనుకుంటే ఈ సమీకరణం నా ఉద్దేశ్యం మనం సమీకరణం 20 ను పునరావృతం చేస్తున్నాం ఓకే అంటే H180f d2dt2 Pi Pe ఇది సమీకరణం ఇప్పుడు ఇక్కడ మెకానికల్ పవర్ ఇన్పుట్ నుంచి జనరేటర్కు Pi1 p u కాబట్టి దీనిని ధ్రువీకరణ కొరకుH180f d2dt2 1 2 926 sin అని వ్రాయవచ్చు ఓకే స్థిరమైన స్థితిలో మీ స్థిరమైన స్థితిలో మీరు1 2 926 sin 0అని కనుగొన్నారు మరియు మీరు δ ను గణించినట్లయితే δ 200 అవుతుంది మరియు మనకు δ 200 లభించింది కాబట్టి ఇది స్వింగ్ సమీకరణం ఇక్కడ కూడా మీరు ఫలితం యొక్క ధృవీకరణగా స్థిరమైన స్థితిPiPe1 ను పొందుతారు కాబట్టి2 926 sin 1అవుతుంది కాబట్టి δ 200 ఓకే కాబట్టి ఇప్పుడు ఉదాహరణ 6 0 4 p u జనరేటర్ సమానమైన ప్రతిచర్యను కలిగి ఉన్న వ్యవస్థ యొక్క గరిష్ట స్థిరమైన స్థితి శక్తి సామర్థ్యాన్ని కనుగొనడం ఇవ్వబడింది u యొక్క సిరీస్ రియాక్టన్స్ ద్వారా అనంతమైన బస్సుతో అనుసంధానించబడింది జనరేటర్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ 1 u వద్ద ఉంది మరియు అనంతమైన బస్సు యొక్క వోల్టేజ్ 1 p u అంటే మీరు ఈ భాషను ఈ రేఖాచిత్రం లో ఉంచితే అది వ్యవస్థకు సమానమైన సర్క్యూట్ గా ఇవ్వబడుతుంది కాబట్టి వాస్తవానికి ఇది జనరేటర్ వోల్టేజ్ నుంచి నిష్క్రమించింది అది మీ Eg∟δ మరియు ఇది మీకు జనరేటర్ సమానమైన ప్రతిచర్య 0 కాబట్టి ఇది xd 0 4 అని మనం వ్రాస్తున్నాము మరియు మీ 1p u యొక్క సిరీస్ రియాక్టన్స్ ద్వారా కాబట్టి ఇక్కడ ఈ సిరీస్ రియాక్టన్స్ ఇది 1p u మరియు టెర్మినల్ వోల్టేజ్ మీ పరిమాణం 1 10 గా ఇవ్వబడుతుంది కాబట్టి మనముVt 1 1∟θ అని వ్రాస్తున్నాము అనంతమైన వోల్ట్ బస్ వోల్టేజ్ 1∟0 ఓకే కాబట్టి మీరు గరిష్ట స్థిరమైన స్థితి శక్తి సామర్థ్యాన్ని కనుగొనాలి కాబట్టి ఇది ఇక్కడ మీరు పేర్కొన్నది మేము ఈ రేఖాచిత్రం లో ఉంచాము ఇప్పుడు మొదట మనము ఏమి చేస్తాము మీరు మీ KVL అని పిలిచే దాన్ని ఈ విధంగా వర్తింపజేస్తారు కాబట్టి ఇది మీ పరిమాణం Eg∟δ jxd I దీని ద్వారా ప్రవహించే ప్రస్తుత కరెంట్ I Vt ఓకే ఇది ఒక సమీకరణం అదేవిధంగా ఇక్కడ I మనం Vt Vx అని వ్రాయగలము ఇది ఈ x సిరీస్ ఇక్కడ అర్థం కాబట్టి I Vt Vx మనం వ్రాయగలము అంటేమనం I Vt V మీ రియాక్టన్స్ ఇది jx అని వ్రాయగలము ఓకే కాబట్టి I 1 కాబట్టి ఇప్పుడు సమీకరణం 1 మరియు 2 1 మరియు 2 ఉపయోగించి ఈ సమీకరణం అంటే I ఇక్కడ మీరు ప్రత్యామ్నాయం చేయాలి మీరు అలా చేస్తే ఆపై మీ |Eg|∟δ మళ్లీ మళ్లీ మాగ్నిట్యూడ్ను అర్థం చేసుకోలేరని పిలుస్తున్నాను | Eg |∟δ 1 4 1 1∟θ 1j1 అవుతుంది మీరు దీన్ని సరళీకృతం చేస్తే మీకు కోణం Eg వస్తుంది Eg∟δ 1 54 cos 0 4 j1 54 sin ఇది సమీకరణం ఇప్పుడు గరిష్ట స్థిరమైన స్థితి శక్తి సామర్థ్య పరిమితి δ 900 ఉన్నప్పుడు పరిమితిని చేరుకోవచ్చు అంటే రియల్ పార్ట్ 0 గా ఉండాలి రియల్ పార్ట్ 0 అయితే δ 900 అవుతుంది ఓకే కాబట్టి అంటే మీరు రియల్ పార్ట్0 పెడితే అప్పుడు మీరు θ విలువను పొందుతారు కాబట్టి అంటే 1 54 cos 0 4 0 కాబట్టి మీకు θ 74 90 లభిస్తుంది కాబట్టి ఈ భాగం 0 అయితే ఈ భాగం 0 అయితే|Eg | వాస్తవానికి 1 54 sin గా మారుతుంది అందుకే|Eg |1 90 అప్పుడు మనకు |Eg |1 u లభిస్తుంది అంటే Vt Vt actually 1 కాబట్టి θ మనకు వచ్చింది కాబట్టిVt 1 అప్పుడు Pmax | Eg ||V|xdx అది మీ ఇక్కడ| Eg ||V|xdx రేఖ యొక్క మొత్తం ప్రతిచర్య కాబట్టి వాస్తవానికి ఇది 1 41అవుతుంది అది 1 కాబట్టి దానితో మనము స్వింగ్ సమీకరణం మరియు స్థిరమైన స్థితి స్థిరత్వం యొక్క కోణం నుండి కొన్ని ఉదాహరణలు తీసుకున్నాము తదుపరి సమాన ప్రాంత ప్రమాణానికి వస్తుంది ఇప్పుడు δ కొరకు స్వింగ్ సమీకరణానికి ఒక పరిష్కారం δ అనేది t యొక్క ఫంక్షన్ పెద్ద శక్తి వ్యవస్థ లో భాగంగా పనిచేసే ఒక యంత్రం యొక్క స్థిరత్వాన్ని నిర్ణయించడానికి దారితీస్తుంది అంటే మీరు ప్రయత్నించి నప్పుడల్లా స్వింగ్ సమీకరణానికి మీ పరిష్కారం మీరు కొన్ని పునరుక్తి సాంకేతికత కోసం వెళ్ళాలి ఇది పెద్ద విద్యుత్ వ్యవస్థలో భాగంగా పనిచేసే ఒక యంత్రం యొక్క స్థిరత్వాన్ని నిర్ణయించడానికి దారితీస్తుంది కానీ మనము కొన్నింటిని చూస్తాము తద్వారా మీరు ఆ సమాన ప్రాంత ప్రమాణం అని పిలుస్తారు అయితే స్వింగ్ సమీకరణం యొక్క పరిష్కారం ఎల్లప్పుడూ అవసరం కాదు ఓకే సిస్టమ్ స్థిరత్వాన్ని పరిశోధించడానికి అన్ని సమయాల్లో మనము చేయలేము కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష విధానం తీసుకోవచ్చు అటువంటి విధానం సమాన ప్రాంత ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు సమీకరణం 18 ను పరిగణించండి M d2dt2Pi PePa అనేది ఆసిలరేటింగ్ పవర్ అంటే d2dt2PaM ఇది సమీకరణం 39 ఇప్పుడు మీది ఇది మరియు ఇది t గ్రాఫ్ వర్సెస్ t ఉంటే మనకు ఈ తరహా కదలికలు ఉన్నాయి అప్పుడు సిస్టమ్ అస్థిరంగా ఉంటుంది సిస్టమ్ అస్థిరంగా ఉంటుంది కానీ అది డోలనం చెంది ఏ సమయంలోనైనా చనిపోతే ddt '0' అవుతుంది కాబట్టి అస్థిర వ్యవస్థలో ఫిగర్ 6 లో చూపిన విధంగా మీనిరవధికంగా పెరుగుతుంది ఇది సమయం మరియు యంత్ర లూజ్ సింక్రోనిజం తో నిరంతరం పెరుగుతుంది కాబట్టి ఇది అస్థిర వ్యవస్థ ఎందుకంటే నిరంతరం పెరుగుతుంది స్థిరమైన వ్యవస్థలో డోలనం జరిగితే అంటే డోలనం చెందే స్థిరమైన వ్యవస్థలలో చివరికి డాoపింగ్ కారణంగా చనిపోతుంది కాబట్టి ఇది ఇలా ఉంటుంది మరియు చివరకు అది చనిపోతుంది లేదా డాoపింగ్ కారణంగా డోలనం చనిపోతుందని మీరు అంటారు కాబట్టి దాని నుండి ఇది స్థిరమైన వ్యవస్థ కోసం మీరు పిలిచేది మీదేనని స్పష్టమవుతుంది అప్పుడు ఏదో ఒక సమయంలోddt '0' అయి ఉండాలి ఓకే ఈ ప్రమాణం సమీకరణం 39 నుండి పొందవచ్చు దీని నుండి dδdt '0' అయితే సిస్టమ్ స్థిరంగా మారుతుంది అది డోలనం అవుతుంది చివరకు మీ డోలనం చనిపోతుంది కాబట్టి సమీకరణం 39 ను గుణించండి అంటే ఈ సమీకరణం రెండు వైపులా మీరు 2ddtతో గుణిస్తారు కాబట్టి మనము ఈ 2ddt ను రెండు వైపులా గుణిస్తే 2dδdt d2dt2 2 PaM dδdt అవుతుంది కాబట్టి ఎడమ చేతి వైపు ddt ఆఫ్ ddt dδdt 2 అని వ్రాయవచ్చు మీరు దాని ఉత్పన్నం తీసుకుంటే ఇది ఇలా వస్తుంది కాబట్టి మనము ddt dδdt2 2 PaM dδdt అని వ్రాస్తున్నాము ఇది సమీకరణం 40 కాబట్టి దీని అర్థం మీరు ఈ సమీకరణం 40 ను ఏకీకృతం చేస్తే మీరు ఏకీకృతం చేస్తే అది dδdt2 2M మీ 0 కొంత కోణం అంటే δ0Pa dδ అవుతుంది ఇది సమీకరణం 41 అని చెప్పండి కాబట్టి లేదా dδdt 2M 0Pa dδ ఇది సమీకరణం 41 ఎ ఇప్పుడు ఇది 41 ఇది 41 ఎ ఇప్పుడు ఈ సమీకరణం 41 ఎ వాస్తవానికి ఇక్కడ సమకాలీకరించే రిఫరెన్స్ ఫ్రేమ్కు సంబంధించి యంత్రం యొక్క సాపేక్ష వేగాన్ని ఇస్తుంది మనముδe st అంటేddt మీ dedt s ఓకే అని ఎక్కడో తెలుసు అని మనము అనుకుంటాము ఓకే కాబట్టి దీని అర్థం ఇది సమకాలీకరించే రిఫరెన్స్ ఫ్రేమ్కు సంబంధించి యంత్రం యొక్క సాపేక్ష వేగాన్ని ఇస్తుంది కాబట్టి స్థిరత్వం కోసం వేగం తప్పనిసరిగా '0' అయి ఉండాలి అంటే అది మీdδdt 0 గా ఉండాలి ఓకే కాబట్టి అంటే కొంత సమయం తర్వాత అంటే మీరు పిలుస్తున్నది సమీకరణం 41 ఎ నుండి మనకు ఇక్కడ మరింత స్థిరత్వం ఉంది కాబట్టి స్థిరత్వం కోసం వేగం కొంత సమయం తరువాత '0' అయి ఉండాలి అంటే ఈ గ్రాఫ్ మీకు తెలుసని నేను మీకు చూపించాను స్థిరత్వం కోసం ఎక్కడో ఒకచోట '0' ఉండాలి కాబట్టి ఆ సందర్భంలో సమీకరణం 41 నుంచి dδdt '0' అయితే 0Pa dδ దానిని '0' అని వ్రాయవచ్చు కాబట్టి దీనిని 0Pa dδ0 అని వ్రాయవచ్చు ఇది సమీకరణం 42 అని చెప్పండి ఓకే ఇప్పుడు మీరు సమాన ప్రాంత ప్రమాణం అయిన యంత్రాన్ని పరిశీలిస్తారు కాబట్టి యంత్రం ఒక సమతౌల్య బిందువు వద్ద పనిచేస్తుందని మీరు భావిస్తారు ఇది మీ0సమతౌల్య బిందువు మరియు యాంత్రిక శక్తి ఇన్పుట్ Pi0 కు అనుగుణంగా ఇది యాంత్రిక శక్తి కానీ ఈ క్షితిజ సమాంతర రేఖ ఈ క్షితిజ సమాంతర రేఖ యాంత్రిక శక్తి Pi0 కానీ మనము ఫిగర్ 7 లో చూపిన విధంగా Pe0 Pi0 అని వ్రాస్తున్నాము కాబట్టి మీ క్షితిజ సమాంతర రేఖ పై ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్పుట్ పవర్ లో ఆకస్మిక దశల పెరుగుదలను పరిగణించండి అంటే ఇది స్థిరమైన స్థితిలో పనిచేస్తుందని అర్థం కానీ అకస్మాత్తుగా ఇక్కడ మీ Pi వరకు ఎక్కడో పెరిగిన మీ ఇన్పుట్ శక్తి అంటే Pi Pe0 లేదా Pi0అని చెప్పండి నేను Pi Pe0 అని చెప్తాను అకస్మాత్తుగా మీరు పిలిచే ఇన్పుట్ పవర్ పెరిగితే Pi Pe0 అని చెప్తాను కాబట్టి ఆ సందర్భంలో మరియు Pi మీ ఈ Pi0 అప్పుడుPe0 అప్పుడు అంటే రోటర్పై ఆసిల రేటింగ్ పవర్ సానుకూలంగా ఉంటుంది ఓకే మరియు శక్తి కోణం δ పెరుగుతుంది కాబట్టి వెంటనే ఎందుకంటే Pi మీ ఈ Pi మీPe0 రోటర్పై ఆసిల రేటింగ్ పవర్ సానుకూలంగా ఉంటుంది మరియు శక్తి కోణం δ పెరుగుతుంది ఎందుకంటే δ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ప్రారంభ త్వరణం సమయంలో రోటర్లో నిల్వ చేయబడిన అదనపు శక్తి ఏమిటంటే అది δ0 నుండి δ1 వరకు ఉంటుంది అది మీ δ ఈ రేఖాచిత్రం అది δ0 నుండి δ1 వరకు ఉంటుంది ఎందుకంటే ఇది అకస్మాత్తుగా Pi వరకు పెరిగింది కాబట్టి ఇది ఇక్కడ క్షితిజ సమాంతర రేఖ సైన్ వక్రమును కలుస్తుంది ఈ సమయంలో మీ పవర్ మీ పవర్ వక్రత 'b' ఓకే కాబట్టి దీని అర్థం δ0 నుండి δ1 అంటే ప్రారంభ త్వరణం కారణంగా రోటర్లో నిల్వ చేయబడిన అదనపు శక్తిPi - Pe dδ ఏరియాa b dఅంటే ఈ ఏరియా A1 ఏరియా a b d ఓకే నేను ఏరియా A1 లేదా δ0 నుండి δ1 వరకు వ్రాస్తున్నాను Pi మరియు Pe Pmax sin అవుతుంది కాబట్టి మనము Pi Pmax sin dδఅని వ్రాస్తున్నాము ఇది ఏరియా A1 ఓకే కాబట్టి ఇది నేను 42 ఎ సమీకరణం గా గుర్తించాను ప్రారంభ త్వరణం సమయంలో రోటర్లో నిల్వ చేయబడిన అదనపు శక్తి ఇది ఎందుకంటే ఈ Pi అకస్మాత్తుగా లోడ్ అయిన వెంటనే Pi కి ఇన్పుట్ పవర్ పెరిగింది అప్పుడు రోటర్ వేగవంతం అవుతుంది కాబట్టి దీని అర్థం మీరు నిల్వ చేసిన ఈ అదనపు శక్తిని మీరు కనుగొనవలసిన ఏరియా A1 మాత్రమే అని అర్థం అదేవిధంగా δ పెరుగుతున్నప్పుడు విద్యుత్ శక్తి పెరుగుతుంది ఎందుకంటే మీ δ పెరుగుతున్నప్పుడు విద్యుత్ శక్తి Pe కూడా పెరుగుతుంది Pe కూడా పెరుగుతుంది కాబట్టి విద్యుత్ శక్తి పెరుగుతుంది మరియు δ δ1 ఓకే అంటే δ δ1 ఉన్నప్పుడు విద్యుత్ శక్తి కొత్త ఇన్పుట్ పవర్ Pi తో మ్యాచ్ అవుతుంది అంటే δ δ1 ఉన్నప్పుడు మీరుPe Pmax sin 1 ను పొందుతారు అంటే ఆ సమయంలో మీ Pi Pmaxsin 1 అవుతుంది ఇది మీ కొత్త ఇన్పుట్ పవర్ Pi తో మ్యాచ్ అవుతుంది కాబట్టి అది అలా అయితే అంటే ఈ సమయంలో మీ ఆసిల రేటింగ్ పవర్ 0 మీది ఎందుకంటే ఈ సమయంలో Pi ఈ దశకు వచ్చేటప్పుడు మీPi Pe అవుతుంది δ δ1 అయినప్పుడుPmax sin 1 అవుతుంది కాబట్టి ఆ సమయంలో Pi ఉంటుంది నేను ఇది నాPe1 Pmax sin 1 అని చెప్పగలను ఈ సమయంలో Pi Pe1 కాబట్టి ఇది P ఆసిల రేటింగ్ పవర్ ఈ సమయంలో సరిపోలితే 0 అవుతుంది కాబట్టి ఆ విద్యుత్ అంటే విద్యుత్ శక్తి కొత్త ఇన్పుట్ పవర్ Pi తోమ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఆసిలరేటింగ్ పవర్ ఈ సమయంలో '0' అయినప్పటికీ రోటర్ వాస్తవానికి సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా నడుస్తుంది ఎందుకంటే ఇది వేగవంతం అవుతుంది ఈ సమయంలో మీరు ఎలక్ట్రికల్ అయినప్పటికీ ఈ పవర్ ఈ ఇన్పుట్ పవర్ తో సరిపోయే ఎలక్ట్రికల్ పవర్కి సమానం కానీ రోటర్ వేగవంతం అవుతుంది కాబట్టి ఇది సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా నడుస్తుంది కాబట్టి దీని అర్థం ఏమి జరుగుతుంది అందువల్ల δ మరియు విద్యుత్ శక్తి Pe పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ δ నిరంతరం పెరుగుతుంది కాబట్టి Pe కూడా విద్యుత్ శక్తిని పెంచుతుంది నిరంతరం పెరుగుతుంది కానీ ఎంతకాలం కాబట్టి అది జరుగుతుంది రోటర్ సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు ఏమి జరుగుతుంది మరియు మీరు పిలిచే δ నిరంతరం పెరుగుతుంది అంటే ఆ Pe ఆ సమయం లో δ1 అయితే పెరుగుతుంది అంటే ఆ సమయంలో P Pi అవుతుంది ఆ సమయంలో Pe Pi అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ సమయంలోనైనా Pe Pi ఉంటుంది అప్పుడు రోటర్ లో ఏమి జరుగుతుంది దాని సింక్రోనస్ వేగాన్ని పాయింట్ 'c'వద్ద సాధించే వరకు క్షీణించడం ప్రారంభమవుతుంది అంటే రోటర్ సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా నడుస్తుంది అందుకే δ మరియు ఎలక్ట్రికల్ పవర్ Pe పెరుగుతూనే ఉంటుంది అందుకే Pi Pe నెగటివ్గా ఉన్నప్పుడు నేను చెబుతున్నాను కాబట్టి Pi నెగిటివ్ కంటే తక్కువ గా ఉన్నప్పుడు నా రోటర్ క్షీణిస్తుంది ఓకే రోటర్ δ δ2 అయ్యే వరకు సింక్రోనస్ వేగం వైపు క్షీణించడాన్ని పరిగణించండి ఇది ఇక్కడ సాధించినప్పుడు δ δ2 ఓకే అంటే అది సింక్రోనస్ వేగానికి చేరుకుంటుంది అది పాయింట్ 'c' వద్ద మీరు చెప్పేది కాబట్టి అంతవరకు δ δ2 కాబట్టి సమీకరణం 42 ప్రకారం మీ సమీకరణం 42 ప్రకారం ఈ సమీకరణం రోటర్ గత పాయింట్ 'b' 'బి' ను స్వింగ్ చేయాలి ఇది వరకు శక్తి సరిగ్గా నిల్వ చేయబడింది మరియు ఇది ఒక బిందువుకు చేరుకుంటుంది వీటి కోసం ఇది గత బిందువు 'b' వరకు ఒక పాయింట్ వరకు మన డోలనాన్ని తెలియజేస్తుంది అంటే δ δ2 అది మీరు పిలుస్తుంది మీ సమానమైన ఎనర్జీని తిరిగే ద్రవ్యరాశి చేత ఇవ్వబడుతుంది అప్పుడు δ δ2 పాయింట్ వద్దకు చేరే వరకు అదే నిల్వ చేసిన ఎనర్జీ కి సమాన పరిమాణంలో ఎనర్జీ ఇవ్వబడుతుంది కాబట్టి రోటర్ ఎనర్జీ సింక్రోనస్ వేగం ను చేరేవరకు క్షీణిస్తుంది కాబట్టి రోటర్ ఎనర్జీ సింక్రోనస్ వేగం కు తిరిగి తగ్గుతున్నప్పుడు అది మీ మీ Pe గా ఇవ్వబడుతుంది ఎందుకంటే ఆ సమయంలో మీ Pe Pi అవుతుంది కాబట్టి ఇది డెల్ ఇంటిగ్రేషన్ δ1 నుండి δ2 వరకు ఉంటుంది మరియు ఇది12 d అవుతుంది ఏరియా bce ఏరియా ఏరియా ఈ ఏరియా A2 bce ఏరియా A2 కు సమానం ఓకే వాస్తవానికి ఎక్కడో మీరు పుస్తకాలలో కూడా వ్రాయవచ్చు ఆ క్షీణత శక్తి ని మీరు కనుగొనవచ్చు మీరు ఎక్కడో ఒకచోట కనుగొంటారు నేను δ1 నుండి δ2 వ్రాస్తున్న వారు d అని వ్రాస్తున్నారు అప్పుడు ఏరియా ఈ ఇంటర్ ఏరియా నెగిటివ్ గా మారుతుంది ఆ తర్వాత వారు A1 యొక్క సంపూర్ణత ను తీసుకుంటున్నారని చెబుతున్నారు A2 యొక్క సంపూర్ణత ఇది కూడా నిజం కానీ నేరుగా మనము ఆ సందర్భంలో వ్రాస్తున్నాము మీరు ఆ Pi Pe డిసిలరేటింగ్ తీసుకుంటే అది నెగిటివ్ అవుతుంది మరియు ఇక్కడ ఇది నిల్వ చేయబడుతుంది కాబట్టి ఇది సానుకూలంగా ఉంటుంది మరియు ఇది మీ క్షీణత వైపు అని పిలిచేటప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది కాబట్టి దీని అర్థం మీది కానీ ఇక్కడ మనము12 d అని వ్రాసాము అది ఏరియా bce ఏరియా A2 ఇది సమీకరణం 42 బి అని చెప్పండి ఇప్పుడు ఫలితం ఏమిటంటే రోటర్ పాయింట్ 'b' మరియు కోణం2 కు స్వింగ్ అవుతుంది అంటే రోటర్2 వరకు స్వింగ్ అవుతుంది ఓకే మరియు ఈ ఏరియా 2 ఆ ఏరియా 1 తప్పక ఏరియా 2 గా ఉండాలి కాబట్టి ఈ ఏరియా 1 తప్పనిసరిగా ఏరియా 2 గా ఉండాలి ఎందుకంటే రోటర్ మొదటి పాయింట్ 'b' నుంచి రొటేటింగ్ మాస్ యొక్క సమానమైన శక్తి ఇచ్చేవరకు స్వింగ్ అవుతుంది అని నేను చెప్పాను కాబట్టి ఆ సందర్భంలో అది ఏరియా 1 ఏరియా 2 అవుతుంది ఈ సమీకరణం నేను 42 గా ఇస్తున్నాను ఇప్పుడు మన ప్రాథమిక తత్వశాస్త్రం ఏమిటి అకస్మాత్తుగా శక్తి Pi కి పెరిగింది కాబట్టి ఆ సందర్భంలో Peo కంటే Pi గొప్పగా ఉంటుంది కాబట్టి రోటర్ వేగవంతం అవుతుంది మరియు అది వేగవంతం అవుతున్నప్పుడు δ δ1 ఉన్నప్పుడు ఒక దశకు వస్తుంది ఆ సమయంలో Pi మీ Pe కి ఇది సమానం అంటే ఎసిలరేటింగ్ పవర్ '0' మరియు ఈ పదం రోటర్ శక్తిని నిల్వ చేస్తుంటే ఇప్పుడు ఈ సమయంలో రోటర్ సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా నడుస్తుంది అంటే రోటర్ కొనసాగుతుంది అది δ పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది మీ సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా కొనసాగినప్పుడు అంటే పాయింట్ c వరకు అది δ2 మరియు అది A1 గా సమానమైన శక్తిని వదులుకునే వరకు నడుస్తుంది కాబట్టి ఇది 'c' వరకు వెళ్తుంది కాబట్టి ఈ విధంగా ఇది శక్తిని వేగవంతం చేస్తుంది ఇది శక్తిని క్షీణింపజేస్తుంది రెండూ సమానంగా ఉండాలి తప్పక ఏరియా A1 ఏరియా A2 సమానమ్ కావాలి కానీ ప్రశ్న ఏమిటంటే అది సింక్రోనస్ వేగం వరకు వరకు ఉంటుంది కాబట్టి చివరికి ఆ ఏరియా 1 తప్పక ఏమి జరుగుతుంది ఇది వాస్తవానికి సమాన ప్రాంత ప్రమాణం అంటారు కాబట్టి ఇది ఏరియా 1 మరియు ఇది ఏరియా 2 అవుతుంది వాస్తవానికి ఇది ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు స్వింగ్ అవుతుంది మరియు కొంతకాలం తర్వాత యంత్రం డాoపింగ్ అవుతుంది అది చివరకు పాయింట్ 'b' వద్ద స్థిరపడుతుంది కాబట్టి ఇవి రోటర్ కోణం δ0 మరియు δ2 మధ్య ముందుకు వెనుకకు డోలనం చేస్తుంది δ0 మరియు δ2 మధ్య నేను మీకు చెప్పాను అది ముందుకు వెనుకకు స్వింగ్ అవుతుంది మరియు చివరకు మీ సహజ పౌన పున్యం లో ఉంటుంది కాబట్టి యంత్రంలో డాoపింగ్ ఉన్నప్పుడు ఈ డోలనాలు తగ్గుతాయి మరియు కొత్తగా మీరు కొత్త స్థిరమైన స్థితి ఆపరేషన్ అని పిలవబడేది పాయింట్ 'b' వద్ద స్థాపించబడుతుంది కొంతకాలం తర్వాత ఇది వెనుకకు ముందుకు డోలనం అవుతుంది చివరగా ఇది ఈ సమయంలో పాయింట్ 'b' వద్ద స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని వాస్తవానికి సమాన ప్రాంత ప్రమాణం అంటారు కాబట్టి ఈ భాగం అర్ధం అవుతుంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆలోచన ఏమిటంటే ఇది ఎప్పుడు పాస్ అవుతుంది ఆ పవర్ Pi కి పెరిగింది మరియు అది వేగవంతం అవుతుంది కానీ ఇది సింక్రోనస్ వేగం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేగవంతం చేస్తుంది అయితే ఇది ఇంకా సాధిస్తుంది ఆ సమయంలో సింక్రోనస్ వేగం మీరు Pi అని పిలిచే దానికంటే Pe ఎక్కువ కాబట్టి అది క్షీణిస్తుంది చివరకు ఇది మీ δ2 ను సాధిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి మీ యంత్రం యొక్క పవర్ యాంగిల్ లక్షణం అందువల్ల ఏరియా 1 ఏరియా 2 ఓకే అయితే ఇక్కడ చూపబడిన ఈ సమీకరణాలన్నింటినీ మనం వ్రాయవచ్చు δ0 δ1 dδ 12 d కి సమానము ఇది సమీకరణం 43 ఇప్పుడు మీరు ఇంటిగ్రేట్ చేస్తే మరియు మీరు సరళీకృతం చేస్తే ఇది ఇలా వస్తుంది Pi 1 Pmax Pi Pmax ఇది సమీకరణం 44 ఈ సమీకరణం నుండి Pi Pmax sin 1 ఇక్కడ δ 1అయితే Pi Pmax sin 1 కి సమానం అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే Pi Pmax sin 1 మరియు మీరు దానిని ఇక్కడ ఉంచి సరళీకృతం చేస్తే అది Pmax1 0 sin 1 Pmaxcos 1 cos 0 Pmax1 2 sin 1 Pmax1 cos 2 అవుతుంది ఇది సమీకరణం 45 మీరు దీన్ని సరళీకృతం చేస్తే ఏదో రద్దు చేయబడుతుంది ఓకే నేను మీకు తుది రూపం ఇస్తున్నాను మీరు దీన్నిసరళీకృతం చేస్తే అది 2 1 sin 1 cos 2 cos 0 0 ఇది సమీకరణం 46 అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది సమాన ఏరియా ప్రమాణం మీకు వేర్వేరు పరిస్థితులు వచ్చినవి ఉన్నాయి వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయం కోసం తరువాతి తరగతి లో తదుపరి విషయం పరిష్కరిస్తాం కానీ నేను మీకు ఇస్తున్నాను ఒక దశకు 500 మెగావాట్ల పవర్ పర్ ఫేజ్ ని అభివృద్ధి చేయగల సింక్రోనస్ జనరేటర్ 80 యొక్క శక్తి కోణంలో పనిచేస్తుంది స్థిరత్వం కోల్పోకుండా అకస్మాత్తుగా ఇన్పుట్ షాఫ్ట్ శక్తిని ఎంత వరకు పెంచవచ్చు Pmax స్థిరంగా ఉంటుందని అనుకోండి ఎక్కడో మనం ఈ రకమైన సమస్యను గణిత వికాసం గా తీసుకున్నాం కానీ మన దగ్గర ఉన్నది మనము చేస్తాము మనము దీన్ని తీసుకున్నాము ఓ కే కాబట్టి గరిష్ఠంగా ఇది మీరు పిలిచే Pe0 అకస్మాత్తుగాPiకి పెరిగింది మరియు ఇది గరిష్ట కోణం అది m వరకు వెళ్ళవచ్చు ఇది ఎక్కడకు వెళుతుంది అంటే m కంటే ఎక్కువ ఏమి జరుగుతుంది మీ Pe Pi కంటే తక్కువగా ఉంటుంది వ్యవస్థ అస్థిరంగా మారుతుంది కాబట్టి నేను దానికి వస్తాను కాబట్టిPe0 Pmax 0 80 Pe0 Pmax sin 0 అవుతుంది అంటే ఇది 69 9 MW వస్తుంది సమకాలీనత ను కోల్పోయే ముందు రోటర్ స్వింగ్ చేయగల శక్తి కోణంగా ఇప్పుడు m అవుతుంది ఇది వెళ్ళగల గరిష్ట విలువ ఓకే ఈ కోణం Pi మించి ఉంటే నా ఉద్దేశ్యం అది ఎక్కడో వస్తే ఇక్కడ చెప్పండి అది మళ్ళీ అలా చేస్తుంది ఎందుకంటే ఆ Pe మీరు పిలిచేది మీదే అవుతుంది Pi మళ్ళీ మీ Pe కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది ఇక్కడ ఎక్కడో వస్తుంది ఒకవేళ అది Pi కంటే క్రిందకు వెళితే ఎక్కడోPi ఎక్కువ అవుతుంది అంటే Pe కంటే Pi ఎక్కువగా ఉంటుంది ఓకే మరియు రోటర్ మళ్ళీ మనం వేగవంతం చేస్తాము మరియు ఇది సమకాలీకరణను కోల్పోతుంది కాబట్టి గరిష్టంగా ఇది ఈ m వరకు వెళ్ళవచ్చు P ఇది మీ δ m మరియు మీరు ఈ m ని తెలుసుకోవాలి కాబట్టి Pi మీ Pi మీ Pe కంటే పెద్దగా ఉండకూడదు అది m కంటే ఎక్కువ వెళితే అది వేగవంతం అవ్వడం ప్రారంభమవుతుంది మరియు వ్యవస్థ బయటకు వెళ్తుంది ఓకే కాబట్టి ఇది శక్తి కోణం యొక్క లక్షణం ఇప్పుడు ఈ ఫిగర్ నుండి మరియు ఈ సమీకరణం నుండి మనము పొందాము అందువల్ల సమాన ప్రాంత ప్రమాణానికి ఆ సమీకరణం 46 అవసరం అంటే ఈ సమీకరణంలో ఈ సమీకరణం 46 లో మీరు ఏమి చేస్తారు అంటే ఈ గ్రాఫ్m కు సమానం మీ δ ఇది సైన్ వక్రత కాబట్టి m π మీ1 సమరూపత నుండిm π మీ 1 అవుతుందిఎందుకంటే ఇది π ఇది మీరే పిలుస్తారు కాబట్టి ఇది π మీ 1 అవుతుంది కాబట్టి ఈm 1 అంటే ఈ సమీకరణంలో వాస్తవానికి ఈ సమీకరణంలో 2 m మీ π మీ δ1 అవుతుంది కాబట్టి ప్రాథమికంగా మీరు ఇక్కడ పిలిచేది మనము 2 వరకు వెళ్ళాము కానీ ఇది వరకు ఈ m వరకు రావచ్చు కాబట్టి వాస్తవానికి మీరు దీనిని 2 m అని పిలుస్తారు కాబట్టి ఈ సమీకరణం కు బదులుగా 2 వాస్తవానికి m π మీ 1 కాబట్టి మీ అవగాహన కోసం మీరు ఈ పనిని చేయకూడదు ఇది వాస్తవానికి 2 అని చెప్పడానికి సమానం కాబట్టి ఈ2 ఈ సమీకరణం 46 లో 1 అని మీరు దయచేసి ఉంచండి ఎందుకంటే ఈ సమీకరణంలో ఈ చిత్రంలో ఇది 2 వరకు ఉంటుంది కానీ ఇది మీ గరిష్ట విలువ m 1 నుంచి m వరకు వెళ్ళవచ్చు కాబట్టి మీ అవగాహన కోసం నేను వ్రాస్తున్నది 2 కాబట్టి ఇక్కడ π 1 ఉంచండి కాబట్టి ఇక్కడ కూడా2 మీరు π 1 cos 0 ను ఉంచండి కాబట్టి మీరు ఇలా చేస్తే 0 80 0 139 rad అవుతుంది కాబట్టి సుమారుగా 0 14 మరియు సమీకరణం 1 మీరు అలా పెడితే మీరు ఈ విలువ లన్నింటినీ పెడితే మీకు లభిస్తుంది మరియు అది సుమారు 0 14 అవుతుంది కనుక ఇది 3 సుమారుగా నేను తీసుకుంటున్నాను 1sin 1 cos 1 0 ఇప్పుడు 1 తో సుమారు 500 ఉంటుంది కాబట్టి మళ్లీ m ను పునరావృతం చేస్తే అది 2అవుతుంది 2 మునుపటి ఫిగర్ సమాన ఏరియా ప్రమాణం అవుతుంది సరిగ్గా ఆ Pef ఈ Pef ఓకే ఎక్కడ రేఖాచిత్రం పోయిందో అది నన్ను చూడనివ్వండి కానీ ఏమైనప్పటికీ ఇక్కడ రేఖాచిత్రం ఇక్కడ Pef ఇక్కడ రేఖాచిత్రం ఇక్కడ Pef Pef Pmax sin 1 కాబట్టి ఇది δ δ1 కాబట్టి Pmax sin 1 అవుతుంది కాబట్టి 500 sin 50 కాబట్టి 383 02 MW అవుతుంది కాబట్టి యంత్రం పంపిణీ చేసిన ప్రారంభ శక్తి 69 6 MW ఈ సమయంలో మనము 69 6 MW ని లెక్కించాము మరియు ఇప్పుడు స్థిరత్వం కోల్పోకుండా వ్యవస్థ అకస్మాత్తుగా Pef Pe0 యొక్క పెరుగుదలను 383 02 69 6 గా ఉంచగలదు కాబట్టి ఇది మీ 383 6 అవుతుంది కాబట్టి అది 313 42 MWPhase కాబట్టి ఇది మూడు దశలైతే 3 తో గుణించిన అది మీ ఇన్పుట్ షాఫ్ట్ శక్తి 940 3MW అవుతుంది ఈ ఉపన్యాసం ను ఆపివేయడానికి ముందు మరోసారి మాత్రమే అది మీ δm కన్నా ఎక్కువ ఉండకూడదు అప్పుడు Pi Pe అవుతుంది ఎందుకంటే మీరు Pi తీసుకునే ఏ పాయింట్ అయినా Pe కంటే ఎక్కువగా మారుతుంది అప్పుడు యంత్రం వేగవంతం అవుతుంది మరియు ఇది సమకాలీకరణను కోల్పోతుంది కాబట్టి దానితో ధన్యవాదాలు